తరుగుదల మీ అందరికీ నమస్తే మనము 3 వ మాడ్యూల్ ప్రారంభిస్తున్నాము మొదటి రెండు మాడ్యూళ్ళలో మనము ఆర్థిక నివేదికల యొక్క ప్రాథమిక అంశాలను చర్చించాము మాడ్యూల్ 1 లో బ్యాలెన్స్ షీట్ అంటే ఏమిటి బ్యాలెన్స్ షీట్ యొక్క ఫార్మాట్ ఏమిటి ఆస్తులు బాధ్యతలు ఈక్విటీ అంటే ఏమిటి అని తెలుసుకున్నాము ప్రధాన ఎంట్రీలు ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము మనము ఐదు ముఖ్యమైన ఎంట్రీలను క్లుప్తంగా చర్చించాము మాడ్యూల్ 2 లో మనము బ్యాలెన్స్ షీట్ మరియు పి ఎల్ యొక్క ఫార్మాట్ గురించి కూడా చర్చించాము రెండవ సెషన్ నుండి చెప్తున్నాను నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను మీరు ఒక లిస్టెడ్ కంపెనీ ని గుర్తించి దాని ఆర్థిక నివేదికలను డౌన్లోడ్ చేసుకోండి ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ పి అండ్ ఎల్ మరియు ఇతర స్టేట్మెంట్లను అధ్యయనం చేయండి ఈ సబ్జెక్ట్లో మనము కేవలం సిద్ధాంతాలు చదవడమే కాదు సంస్థ యాజమాన్యాలు వాటిని ఆచరణలో ఎలా పెడుతున్నారో కూడా తెలుసుకుంటాం కాబట్టి మీ సంస్థ యొక్క ఆర్థిక ప్రకటనలో మీరు చూస్తున్నదాన్ని గమనించండి మీరు బోధనలో ఆచరణలో ఏదైనా వ్యత్యాసం కనుగొంటే లేదా చర్చించటానికి ఇంకా ఏదైనా అంశం ఉందని మీకు అనిపిస్తే దయచేసి మన చర్చా వేదికపై ఉంచండి నేను మీకు సమాధానాలు ఇస్తాను మీరు తరగతిలోని ఇతర సభ్యులతో కూడా చర్చించవచ్చు ఈ రోజు మనం మాడ్యూల్ 3 ప్రారంభించబోతున్నాము దీనిలో అంశం తరుగుదల మీరు పి ఎల్ లో తరుగుదల మరియు రుణ విమోచన అని పిలువబడే ఒక అంశం ఉంది అది ఈ రోజు మనం చర్చించబోతున్నాం ఇది స్థిర ఆస్తులకు సంబంధించి బ్యాలెన్స్ షీట్లో కూడా కనిపిస్తుంది ఇప్పుడు మాడ్యూల్ 3 లో రెండు ముఖ్యమైన విషయాలను చర్చించబోతున్నాము ఒకటి తరుగుదల మరొకటి మరియు బ్యాలెన్స్ షీట్ రెండింటిలో చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి ప్రస్తుతం తరుగుదలతో ప్రారంభిద్దాం తరుగుదల ద్వారా ఇప్పుడు మీరు ఏమి అర్థం చేసుకున్నారు మీలో చాలామందికి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు మరియు తరుగుదల అంటే ఏమిటో కూడా ఇంతకుముందే చర్చించాము ఇప్పుడు ఈ మాడ్యూల్ను ప్రారంభించేటప్పుడు సాంప్రదాయిక భావన ఉన్నప్పుడల్లా నష్టాలను చూపించడం నిర్దిష్ట పరంగా చెప్పాలంటే అకౌంటెంట్ ఎటువంటి ఆదాయాన్ని ఊహించరాదని కానీ ఆస్కారం ఉన్న అన్ని నష్టాలను పేర్కొనాలి అని సూచిస్తుంది కాబట్టి ఈ భావన ప్రకారం అవాస్తవిక లాభాలను లెక్కించడం వివేకం కాదు కానీ సాధ్యమయ్యే అన్ని నష్టాలకు రక్షణ కల్పించాలని కోరుకుంటారు కాబట్టి ఆస్తుల యొక్క ప్రత్యామ్నాయ విలువలు అందుబాటులో ఉన్నప్పుడు అకౌంటెంట్లు తక్కువ విలువకు దారితీసేదాన్ని ఎన్నుకోవాలి కాబట్టి ఒక నిర్దిష్ట ఆస్తికి రెండు విలువలు ఉండే అవకాశం ఉంది ఒక పద్ధతి ప్రకారం విలువ 50000 మరొక పద్ధతి ప్రకారం ఇది 45000 అని అనుకుందాం ఇప్పుడు సాంప్రదాయిక భావన ప్రకారం సురక్షితంగా ఉండటానికి 45000 వద్ద ఆస్తిని విలువ చేయాలి అని చెబుతాము ఎందుకంటే అధిక విలువను చూపించే బదులు సురక్షితమైన వైపు లేదా సాంప్రదాయిక విలువను ఎంచుకోవడం మంచిది ఎందుకంటే బ్యాలెన్స్ షీట్లోని విలువ అతిగా పెరగడం మంచిది కాదు అది కొంచెం తక్కువ వైపున ఉంటేనే శ్రేయస్కరం ఇప్పుడు సంప్రదాయవాదానికి మూడు ముఖ్యమైన గుణాత్మక లక్షణాలు ఉన్నాయి మొదటిది వివేకం కాపలా కాయవలసిన నష్టాల గురించి అలాగే అనిశ్చితమైన లాభాల గురించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి నష్టానికి స్వల్ప అవకాశం ఉన్నప్పటికీ దానిని మనం పరిగణనలోకి తీసుకుంటాం మీకు గుర్తుందా బ్యాలెన్స్ షీట్ గురించి చర్చించినప్పుడు మనము నిబంధనలను చర్చించాము కాబట్టి నష్టపోయే అవకాశం ఉన్నప్పుడల్లా నష్టం సంభవిస్తుందనే ఖచ్చితత్వం లేదు కానీ నష్టం జరిగే అవకాశం ఉంది మనం చేసేది ఏమిటంటే నష్టాన్ని అంచనా వేసి ఒక నిబంధన చేసి దానిని బ్యాలెన్స్ షీట్ లో బాధ్యతగా చూపిస్తాము కానీ లాభాల విషయానికి వస్తే కొంత లాభం ఉండవచ్చని అంచనా ఉన్నా మనము దానిని లెక్కించము కాబట్టి ఇది వివేకం అని పిలువబడే మొదటి గుణాత్మక లక్షణం రెండవది తటస్థత ఆస్కారమున్న అన్ని నష్టాలను గుర్తించడానికి మరియు రికార్డ్ చేయడానికి మరియు అన్ని అనిశ్చిత లాభాలను మినహాయించడానికి నిష్పాక్షిక దృక్పథం అవసరం ఇప్పుడు మీరు మేనేజింగ్ డైరెక్టర్ లేదా మేనేజర్ కుర్చీలో కూర్చున్నప్పుడు మీరు మంచి ఫలితాలను చూపించాలనుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కువ లాభాలను చూపించాలనుకుంటున్నారు కాని అకౌంటెంట్ తటస్థంగా ఉండాలి అకౌంటెంట్ నిష్పాక్షికమైన అభిప్రాయాన్ని కలిగి ఉండాలి నష్టానికి ఏ స్వల్ప అవకాశం ఉన్నా గుర్తించి దానిని రికార్డ్ చేయాలి అయితే రికార్డ్ చేస్తున్న లాభాలు ఏమైనప్పటికీ వాటికి వంద శాతం ఖచ్చితత్వం ఉండాలి ఏదైనా అనిశ్చిత లాభం మినహాయించాలి మరియు మూడవది ప్రత్యామ్నాయ విలువల యొక్క నమ్మకమైన ప్రాతినిధ్యం అకౌంటెంట్ బ్యాలెన్స్ షీట్లో ఒక వస్తువును రికార్డ్ చేస్తున్నప్పుడు లేదా చూపించేటప్పుడు మొదట అన్ని విలువలను నమ్మకంగా గుర్తించి ఆపై ఆస్తిని రికార్డ్ చేసేటప్పుడు తక్కువ విలువను తీసుకుంటారు బ్యాలెన్స్ షీట్ బాధ్యత వైపు వచ్చినప్పుడు అవకాశమున్న అన్ని నష్టాలను గుర్తిస్తాము మరియు బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాము నష్టాన్ని బ్యాలెన్స్ షీట్లో లెక్కించినప్పుడు P మరియు L నివేదికను తయారుచేసేటప్పుడు అది లాభం మరియు నష్ట ప్రకటనలో కూడా తక్షణమే స్వయంచాలకంగా నమోదు చేయబడుతుంది కాబట్టి కొంతవరకు లాభం తక్కువగా ఉంటుంది ఏదైనా అనిశ్చిత లాభాన్ని సంస్థకు లాభం వచ్చినట్లుగా పేర్కొన లేదని నిర్ధారించుకోవాలి ఇప్పుడు సంప్రదాయవాదం యొక్క ఈ భావన చాలా ముఖ్యమైనది మరియు ఇది అనేక అకౌంటింగ్ పద్ధతుల యొక్క మూలం రెండు ముఖ్యమైన ఉదాహరణలు స్క్రీన్ పైన ఉన్నాయి మొదటిది ముగింపు స్టాక్ కు ఉత్పత్తి ధర లేదా మార్కెట్ విలువ ఏది తక్కువగా ఉందో దాని విలువను కేటాయిస్తా ము కాబట్టి జాబితాను చూపించేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో స్టాక్ లేదా జాబితా యొక్క ఒక నిర్దిష్ట వస్తువుకు ఖర్చు ఉంటుంది దాని మార్కెట్ విలువ ఉత్పత్తి ధర కంటే ఎక్కువ ఉంటే అంటే ఉత్పత్తి ధర 10000 మార్కెట్ విలువ 12000 ఉందనుకోండి అటువంటి సందర్భంలో మనము ఇంకా వస్తువును అమ్మలేదు కాబట్టి 2000 రూపాయలు అనే అవాస్తవిక లాభాలను నమోదు చేయము వస్తువు యొక్క మార్కెట్ విలువ 12 కానీ దాని ఖర్చు 10 మాత్రమే కాబట్టి మనము వస్తువు విలువ ను 10 రూపాయలు గానే చూపిస్తాము అయితే ఖర్చు 10000 అని అనుకుందాం కాని మార్కెట్ విలువ 9000 కి పడిపోతుంది అప్పుడు రూ 1000 నష్టపోయే అవకాశం ఉంది మనము ఇంకా వస్తువును 9000 వద్ద అమ్మలేదు కానీ దాని మార్కెట్ విలువ 9000 కి పడిపోయింది అటువంటి సందర్భంలో స్టాక్ లో ఉన్న వస్తువు విలువను రూ 9000 గా రికార్డ్ చేస్తాము కాబట్టి జరగబోయే నష్టాన్ని ముందే ఊహించి నమోదు చేస్తాము అందువల్ల ముగింపు స్టాక్ లో ఏ వస్తువు విలువ అయినా ఉత్పత్తి ధర లేదా మార్కెట్ విలువ ఏది తక్కువగా ఉందో దాని విలువ ఉండాలి నేటి సెషన్ తరువాత మనము ఇన్వెంటరీ అంటే జాబితా యొక్క మదింపు వివరాలను పరిశీలిస్తాము కాని ప్రస్తుతం దీనిని సంప్రదాయవాదానికి ఉదాహరణగా పరిగణించండి ఇప్పుడు తదుపరిది తరుగుదల ఇదే ఈ రోజు మనం చర్చించబోయే అంశం తరుగుదల అనేది స్థిరాస్తి విలువ పడిపోవడాన్ని సూచిస్తుందని మీలో చాలా మందికి తెలుసు ఇప్పుడు అలాంటి పతనం ఒక నిర్దిష్ట కాలంలో జరగకపోవచ్చు అయినప్పటికీ సంప్రదాయవాదం ప్రకారం మనము ఆస్తి కొన్న ధర తీసుకుంటాము ఆస్తి యొక్క జీవిత కాలాన్ని అంచనా వేస్తాము ఆ జీవిత కాలాన్ని బట్టి ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని తరుగుదలగా కేటాయిస్తాము ఈ విధంగా ప్రతి సంవత్సరం ఆస్తి యొక్క బ్యాలెన్స్ షీట్ విలువను తగ్గించుకుంటాము ఆస్తి విలువ పూర్తిగా పడిపోయే వరకు వేచి ఉండము మీరు యంత్రాలను రూ 10000 వద్ద కొనుగోలు చేశారని అనుకుందాం దీనికి 5 సంవత్సరాల జీవిత కాలం ఉంది అని అనుకుందాం ఆ యంత్రం దాని విలువను కోల్పోయే వరకు అంటే 5 సంవత్సరాలు వేచి ఉండము ఈ 10000 రూపాయలు ఆస్తి విలువను 5 సంవత్సరాల కాలంలో విభజన చేయబడుతుంది ఆస్తి విలువ రూ 10000 అంచనా వేసిన జీవితం 5 సంవత్సరాలు కాబట్టి మనము రూ 10000 ను 5 తో భాగిస్తే సంవత్సరానికి 2000 రూపాయలు వస్తుంది అంటే సంవత్సరానికి 2000 రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం తరుగుదల కోసం కేటాయించుతాము సాంప్రదాయిక భావన తరుగుదల కు నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది చాలా ఉదాహరణలు ఉన్నాయి కానీ ఈ రెండూ చాలా ప్రముఖమైనవి అందువల్ల వాటిని ఈ కోర్సులో చర్చించబోతున్నాము ఇప్పుడు మీరు మరేదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా మనము సంప్రదాయవాదాన్ని ఉపయోగించే ఇతర సందర్భాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా మీలో కొందరు సరైన సందర్భాలు ఊహించుతున్నారని నేను అనుకుంటున్నాను మనము క్రెడిట్ సేల్స్ చేశామని అనుకుందాం ఈ మొత్తం కస్టమర్ నుండి ఇంకా సేకరించబడలేదు కాబట్టి మనము దానిని బ్యాలెన్స్ షీట్లో రుణగ్రహీతగా లేదా స్వీకరించదగినదిగా చూపిస్తాము ఇప్పుడు కస్టమర్లలో కొంతమంది తమ బకాయిలను సమయానికి చెల్లించరు మరియు చివరికి వారు అస్సలు చెల్లించరు కాబట్టి దీని కోసం ఒక నిబంధనను సృష్టించాల్సిన అవసరం ఉంటుంది దీనిని సాధారణంగా RDD లేదా సందేహాస్పద రుణాల కోసం రిజర్వ్ అంటారు కాబట్టి ఏదైనా కస్టమర్ ఏదైనా రుణగ్రహీత రుణము చెల్లించనట్లయితే మేము వెంటనే ఈ నిబంధనను అమలు చేస్తాము అలాంటివే మనకు మరికొన్ని ఉదాహరణలు కూడా ఉండవచ్చు కాని ప్రస్తుతం మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు తరుగుదల గురించి చర్చిస్తాము ఇప్పుడు తరుగుదల ముఖ్యంగా ఉత్పత్తిలో లేదా సేవల సరఫరా కోసం వ్యాపారంలో ఉపయోగించే స్థిర ఆస్తులకు వర్తిస్తుంది సాధారణంగా ఒక నిర్దిష్ట ఆస్తిని ఉపయోగిస్తున్నప్పుడు అవి విలువను కోల్పోతాయి దాని నిరంతర వాడకం కారణంగా ఆస్తి విలువ పడిపోయే అవకాశం ఉంది సమయం గడిచేకొద్దీ మీరు ఆస్తిని ఉపయోగించకపోయినా దాని విలువ క్రమంగా తగ్గుతుంది ఇప్పుడు స్థిరాస్తి దాని విలువను కోల్పోతూ ఉంటే ఆ కోల్పోయిన విలువను లాభం మరియు నష్టం ఖాతా నుండి వసూలు చేస్తాము ఇది చాలా అవసరం ఎందుకంటే మనము ఆదాయాన్ని సంపాదించడానికి ఆ ఆస్తిని ఉపయోగిస్తున్నాము కాబట్టి ప్రస్తుత ఆదాయం నుండి స్థిర ఆస్తి యొక్క ధర వసూలు చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు స్థిరాస్తిని కొంత పైకం చెల్లించి కొంటాం వినియోగించే కొద్దీ నిర్దిష్ట కాలంలో నిర్దిష్ట విలువను కోల్పోతుంది ఈ కోల్పోయిన ఆస్తి విలువను నిర్దిష్ట కాలానికి తరుగుదల అంటారు దీని అర్థం ఏమిటంటే స్థిర ఆస్తి విలువలో తగ్గింపు లేదా వివిధ కారణాల వల్ల నిర్దిష్ట ఆస్తి యొక్క సామర్థ్యంలో తగ్గింపు దీనికి కారణం గడిచిన సమయం కావచ్చు అధిక వినియోగం కావచ్చు అది కాలాంతరం చెందడం వల్ల కావచ్చు లేదా వైఫల్యం చెందడం వల్ల కావచ్చు కానీ ఆస్తి విలువలో క్రమంగా మరియు నిరంతర పతనం ఉంది దానినే మనము తరుగుదలగా నమోదు చేస్తున్నాము కాబట్టి తరుగుదల యొక్క ప్రధాన కారణాలను మనము చర్చించాము మొట్ట మొదటిది అంటే సమయం ముగియడం మీరు 15 లక్షల రూపాయలు పెట్టి ఒక వాహనాన్ని కొనుగోలు చేశారని అనుకుందాం కొన్ని కారణాలవల్ల దానిని 2 సంవత్సరాలు ఉపయోగించలేదు అనుకోండి 2 సంవత్సరాల తరువాత దీని విలువ 15 లక్షలు ఉంటుందా లేదు ఎందుకంటే పాత వాహనంగా మారినందున మీరు దాన్ని ఉపయోగించకపోయినా అది దాని విలువను కోల్పోతుంది కాబట్టి తరుగుదలకు ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే వాడకంతో సంబంధం లేకుండా సమయం ముగియడం మరొక కారణం అధిక వినియోగం మనం యంత్రాలు వంటి ఆస్తులను కొనేది వాటిని ఉపయోగించడానికే కాబట్టి మనం వాటిని ఉపయోగిస్తున్నప్పుడు కొంత అధిక వినియోగం కారణంగా విలువ నష్టం ఉంటుంది మూడవది కొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పాత యంత్రాలకు కాలం చెల్లడం ఆ విధంగా కొత్త సాంకేతికతలు రావడంతో ప్రస్తుత ఆస్తులు త్వరలో నిరర్ధకం అవుతాయి నేటి యుగంలో తరుగుదలకు అతి పెద్ద కారణం పాత సాంకేతిక పరిజ్ఞానానికి కాలం చెల్లడం వాడుకలో లేకపోవడం ఎందుకంటే చాలా మంచి ఉత్పత్తులు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన సేవలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఒక వస్తువు లేక యంత్రం దాని జీవితకాలం పూర్తిగా వినియోగించకుండా నే అది వాడుకలో కనుమరుగైపోతుంది దీనికి మంచి ఉదాహరణ మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ 6 నెలలు లేదా 1 సంవత్సరంలో నే మొబైల్ ఫోన్లను మార్చాలనుకుంటున్నారు పాత ఫోన్ ఇప్పటికీ చక్కగా పని చేస్తూ ఉండవచ్చు కానీ క్రొత్త ఫోన్ మెరుగైన ప్రయోజనాలను ఇస్తుంది అందువల్ల మార్కెట్లో మెరుగైన హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ సులువుగా లభ్యం కావడంతో ప్రతిఒకరు పాత వస్తువులను అమ్మివేసి కొత్త వస్తువుని పొందుతారు అది ప్రధానంగా పాత సాంకేతికతకు కాలం చెల్లడం వలన జరుగుతుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే మొబైల్లో లేదా కంప్యూటర్లో చాలా యాప్స్ ను పాత వెర్షన్లు వాడుకలో లేనందున అవి తొలగించబడాలి లేదా నిరంతరం నవీకరించబడాలి ఉత్తమ సంస్కరణలు మరియు క్రొత్త సంస్కరణలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నిరంతరం కాలం చెల్లిన ఆస్తులను మార్చి వేస్తూ ఉండాలి నాల్గవ కారణం క్షీణత లేక అలసట ఇది ఏ ఆస్తికి సంబంధించినదని మీరు అనుకుంటున్నారా ఎవరైనా చెప్పగలరా మనం సాధారణంగా ఉపయోగించే ఆస్తులలో ఎక్కువ భాగం మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు యంత్రాలు లేదా ఫర్నిచర్ వంటివి అవి మొదటి మూడు కారణాలకు లోబడి ఉంటాయి కానీ అలసటకు ఎక్కువ కాదు కాబట్టి అలసటకు లోనయ్యే ఆస్తులు ఏవి మీలో కొందరు దీన్ని సరిగ్గా ఊహిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇది గని వంటి ఆస్తి ఒక గనిలో మనం ఖనిజాన్ని వెలికితీస్తున్నప్పుడు ఆ గనిలో ఖనిజాల నిల్వ తగ్గుతుంది గని యొక్క విలువ తరిగేది సమయం కోల్పోవడం ద్వారా లేదా వాడుకలో లేకపోవడం ద్వారా కానీ కాదు గని యొక్క తరుగుదలకు ఖనిజాల క్షీణత ఒక ప్రధాన కారణం గనులు లేదా చమురు బావులు వంటి నిర్దిష్ట ఆస్తుల తరుగుదలకు క్షీణత కారణం అవుతుంది తరుగుదలకు కారణాలు అన్నీ అర్థం అయ్యాయి అని అనుకుంటున్నాను ఇందువల్లనే సంస్థలు తరుగుదలకు కేటాయింపు చేస్తాయి మనం ప్రతినెలా లేక సంవత్సరానికి కొంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నాము ఇప్పుడు సరైన లాభాలను తెలుసుకోవడానికి ఆ కాలంలో ఖర్చులను కూడా మనం లెక్కించాలి మనం పి మరియు ఎల్ ఖాతాలో మ్యాచింగ్ కాన్సెప్ట్ అనేది ముఖ్యమైన భావన అని తెలుసుకున్నాము కాబట్టి తరుగుదలకు మనం నగదు చెల్లించనప్పటికీ ఆస్తి విలువ నష్టాన్ని నగదు రూపంలో లెక్కించాలి ఎందుకంటే ఈ ఆదాయాన్ని సంపాదించడానికే ఆస్తి తన విలువను కోల్పోతున్నది కాబట్టి పి మరియు ఎల్ ఖాతాలో సరైన ఫలితాలను నిర్ధారించడానికి తరుగుదల కోసం ఒక సదుపాయం అవసరం స్థిరాస్తుల యొక్క నిజమైన మరియు సరసమైన విలువను ప్రదర్శించడం కూడా ముఖ్యం ఒక మొబైల్ ఫోన్ను 20000 కు కొనుగోలు చేస్తే దానికి 2 సంవత్సరాలు జీవితం ఉందని అనుకుందాం అంటే సంవత్సరం చివరిలో దాని విలువ తగ్గుతుంది బ్యాలెన్స్ షీట్లో 20000 ని మనం చూపిస్తూ ఉంటే అది తప్పుడు ప్రాతినిధ్యం అవుతుంది అందుకే మనం తరుగుదలకు ఒక సదుపాయం చేసుకోవాలి ప్రతి సంవత్సరం 10000 విలువ తగ్గుతుంది అని నేను అంచనా వేస్తున్నాను మొదటి సంవత్సరం 10000 రెండవ సంవత్సరం 10000 మనం 1 సంవత్సరంలో 10000 కోసం ఒక సదుపాయం చేస్తాము కాబట్టి ఆస్తి విలువ 20000 నుండి 10000 కు తగ్గించబడింది ఇది నిజమైన మరియు సరసమైన విలువ అవుతుంది ఇప్పుడు మూడవది భర్తీ కోసం నిధులను కూడబెట్టడం 2 సంవత్సరాల తరువాత మనం 20000 రూపాయలు కి మరో మొబైల్ కొనాలనుకుంటున్నామని అనుకుందాం కాబట్టి అంత డబ్బును మనం కేటాయించాలి ఎందుకంటే మనం 2 సంవత్సరాలు తరువాత పాత ఫోన్ పని చేయకపోతే అకస్మాత్తుగా కొత్త ఫోన్ కి నిధులు సమకూర్చడం కష్టం అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మనం 10000 రూపాయలను పక్కన పెడతాము అప్పుడు 2 సంవత్సరాల చివరలో మునుపటి ఆస్తుల భర్తీకి తగినంత డబ్బు వస్తుంది ఇప్పుడు మీరు ఎలా లెక్కించాలి ఇప్పుడు ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడం చాలా కష్టం కాని మనం చేసేది ఏమిటంటే మనము ఒక అంచనా వేస్తాము ఆస్తి అసలు విలువకు సాధ్యమైనంత దగ్గరగా ఉన్న మొత్తాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాము అంచనా వేయడానికి ముఖ్యమైన అంశాలు ఏమిటి మొదటిది వాస్తవానికి ఆస్తి కొనడానికి చేసిన ఖర్చు ఖర్చులో సంస్థాపన అంటే ఇన్స్టలేషన్ వంటి ఖర్చులు ఉండాలి అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు యంత్రాలను కొనుగోలు చేసినట్లయితే దీనికి ఇన్స్టలేషన్ అవసరం ఆ ఇన్స్టలేషన్ ఖర్చును ఆస్తి ధరకు కలపాలి ఇప్పుడు మనము ఆస్తి యొక్క ఉపయోగకరమైన జీవితాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాము ఒక యంత్రం మొత్తం 5 సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉండవచ్చు యంత్రాన్ని 4 సంవత్సరాలు ఉత్పాదక మరియు సమర్థవంతమైన పద్ధతిలో ఉపయోగించుకునే అవకాశం ఉంటే 5 వ సంవత్సరంలో చాలా ప్రమాదాలు లేదా ఎక్కువ మరమ్మతులకు అవకాశం ఉంది కాబట్టి మనము దీనిని 5 వ సంవత్సరంలో ఉపయోగించకూడదనుకుంటాము 4 సంవత్సరాల పాటు అత్యంత లాభదాయకమైన పద్ధతిలో ఉపయోగించాలనుకుంటున్నాము అంటే మొత్తం జీవితం 5 సంవత్సరాలు కానీ ఉపయోగకరమైన జీవితాన్ని 4 గా పరిగణించవచ్చు ఇప్పుడు ఒక నిర్దిష్ట వస్తువు యొక్క ఉపయోగకరమైన జీవితాన్ని లెక్కించడానికి తయారీదారులు అందించిన అంచనాలను మరియు మన స్వంత అనుభవాన్ని కూడా ఉపయోగిస్తాము మూడవది ఉపయోగకరమైన జీవిత కాలం చివరిలో స్క్రాప్ విలువ కాబట్టి మనము యంత్రాన్ని 4 సంవత్సరాలు మాత్రమే ఉపయోగించబోతున్నాం అనుకుందాం నాల్గవ సంవత్సరం చివరిలో మనము దానిని వేరొకరికి సెకండ్ హ్యాండ్ ఆస్తిగా అమ్మవచ్చు లేదా దానిని స్క్రాప్ గా అంటే చెత్తగా అమ్మి వేయవచ్చు అప్పుడు అది మనకు కొంత స్క్రాప్ విలువను ఇస్తుంది కాబట్టి ఆ ఉపయోగకరమైన జీవిత చివరలో అమ్మగలిగే విలువ ఏమైనా ఉంటే అది కూడా పరిగణించబడుతుంది కాబట్టి ఈ మూడు కారకాలు మొదట అంచనా వేయబడతాయి మరియు దాని ఆధారంగా తరుగుదల లెక్కించబడుతుంది ఇప్పుడు తరుగుదల కేటాయింపు కోసం వివిధ పద్ధతులు ఉన్నాయి నాలుగు పద్ధతులు ముఖ్యంగా ప్రాచుర్యం పొందాయి మొదటిది సరళరేఖ పద్ధతి మీరు చూడగలిగేది RBM ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చర్చిద్దాం ఇప్పుడు సరళ రేఖ పద్ధతి చాలా సులభం మనము ఉపయోగకరమైన జీవితాన్ని అంచనా వేస్తాము మరియు దాని ఉపయోగకరమైన జీవితంపై మొత్తం విలువ తగ్గించవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట యంత్రాన్ని రూ 10000 కు కొనుగోలు చేశారని అనుకుందాం దీనికి జీవితకాలం మొత్తం 5 సంవత్సరాలు కానీ ఉపయోగకరమైన జీవితం 4 సంవత్సరాలు కాబట్టి 4 హారం అవుతుంది 10000 ఖర్చు దీనికి స్క్రాప్ విలువ 2000 రూపాయలు కాబట్టి 10000 మైనస్ 2000 అంటే 8000 అనేది 4 సంవత్సరాల వ్యవధిలో వ్రాయవలసిన విలువ కాబట్టి 80004 అంటే ప్రతి సంవత్సరం తరుగుదల 2000 అవుతుంది ఇప్పుడు ఇది మొత్తం 4 సంవత్సరాలకు స్థిరంగా ఉంటుంది అందుకే దీనిని సరళ రేఖ పద్ధతి అని పిలుస్తారు ఇప్పుడు ఇది ఒక సూత్రం ఆస్తి ఖర్చు మైనస్ ఉపయోగకరమైన జీవిత కాలం చివర స్క్రాప్ విలువను ఉపయోగకరమైన జీవిత కాలంతో విభజించాలి అప్పుడు మనకు వార్షిక తరుగుదల వస్తుంది ఇది దాని జీవితమంతా స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇది చాలా సులభం మీరందరూ దీన్ని మౌఖికంగా లెక్కించవచ్చు యంత్రాల ఖర్చు రూ 18000 ఇన్స్టాలేషన్ ఛార్జీలు 2000 ఉపయోగకరమైన జీవితం 5 సంవత్సరాలు స్క్రాప్ విలువ 0 అని మనము అనుకుంటాము కాబట్టి తరుగుదల 18000 ప్లస్ 2000 కాబట్టి మొత్తం ఖర్చు రూ 20000 వ్రాయబడుతుంది 5 సంవత్సరాల కాలం లో ఒక క్రమ పద్ధతిలో విభజించబడుతుంది కాబట్టి 20000 ని 5 తో భాగిస్తే 4000 వస్తుంది అంటే సంవత్సరానికి రూ ప్రతి ఒక్కరూ లెక్కించగలరని నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుతున్నది కదా ఇప్పుడు తదుపరి పద్ధతికి వెళ్దాం రెండవ పద్ధతిని రెడ్యూసింగ్ బ్యాలెన్స్ పద్ధతి అని అంటారు ఇప్పుడు ఇక్కడ మనం చేసేది స్థిర వార్షిక మొత్తాన్ని లెక్కించడానికి బదులుగా మనము ఒక స్థిర శాతాన్ని లేదా స్థిర రేటును లెక్కిస్తాము ఇప్పుడు ప్రతి సంవత్సరం ప్రారంభంలో యంత్రాల విలువ ఏమైనప్పటికీ మనము దానికి ఒక నిర్దిష్ట రేటు వసూలు చేస్తాము దాని ప్రకారం ఆ సంవత్సరానికి తరుగుదలని లెక్కిస్తాము కాబట్టి తరుగుదల ఇలా లెక్కించబడుతుంది తరుగుదల WDV తరుగుదల రేటు ఇప్పుడు WDV అంటే ఏమిటి రిటెన్ డౌన్ వాల్యూ రిటెన్ డౌన్ వాల్యూ సముపార్జన ఖర్చు తరుగుదల మీరు మన మునుపటి ఉదాహరణలోకి వెళితే యంత్రాల ఖర్చు 18000 తరుగుదల రేటు 10 శాతం అని అనుకుందాం 18000 ని 10 శాతం తో గుణిస్తే 1800 వస్తుంది అంటే రూ 1800 మొదటి సంవత్సరానికి తరుగుదల అవుతుంది కానీ 2 వ సంవత్సరంలో మనము 18000 పై 10 శాతం వసూలు చేయము మనం ఏమి చేస్తాం అంటే మొదట రూ 18000 మైనస్ రూ 1800 అని చెబుతాము అంటే యంత్ర వ్యయం లేదా WDV అని పిలువబడే యంత్రం యొక్క విలువ కూడా తగ్గిపోతుంది ఇది ఇప్పుడు రూ 16200 కి వచ్చింది దానిపై మనము 10 శాతం వసూలు చేస్తాము కాబట్టి మనము 2వ సంవత్సరానికి తరుగుదలగా రూ 1620 ని చూపిస్తాము ఇప్పుడు ఈ పద్ధతి యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే తరుగుదల యొక్క మొత్తం ఛార్జ్ ఇప్పుడు ఏకరీతిగా లేదు కొంత కాలానికి అది పడిపోతుంది తరువాతి సంవత్సరాల్లో మీ మరమ్మత్తు వ్యయం ఎక్కువగా ఉన్నందున మొదటి సంవత్సరంలో ఎక్కువ తరుగుదల వసూలు చేయడం మంచిది మరియు తరువాతి సంవత్సరాల్లో తక్కువ తరుగుదల వసూలు చేయడం మంచిది కాబట్టి ఇది ఫార్ములా తరుగుదల WDV తరుగుదల రేటు చాలా సరళమైన ఉదాహరణ ఒకటి తీసుకుందాం యంత్రాల ఖర్చు 50000 స్క్రాప్ విలువ 5000 ఉపయోగకరమైన జీవితం 10 సంవత్సరాలు మరియు తరుగుదల రేటు 15 శాతం కాబట్టి మనము మొదటి 2 సంవత్సరాలు తరుగుదలని లెక్కించడానికి ప్రయత్నిద్దాము మొదటి సంవత్సరంలో ఆస్తి విలువ రూ 50000 ను 15 శాతం తో గుణిస్తే రూ ఇప్పుడు రెండవ సంవత్సరంలో రూ 7500 తీసుకుంటాము కాబట్టి ఆస్తి విలువ అని పిలుస్తారు కాబట్టి మీరు మొదటి రెండు పద్ధతులను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను సరళ రేఖ మరియు రిటెన్ డౌన్ వాల్యూ పద్ధతిని ఒక దానితో ఒకటిని పోల్చి చూడండి తదుపరి సెషన్లో వాటి గురించి మరికొంత చర్చించుకుందాము ధన్యవాదాలు